మునుపటి ఉపన్యాసంలో మనము క్లౌడ్ కు అనుసంధానించబడిన ఈ విభిన్న పారిశ్రామిక యంత్రాలను కలిగి ఉన్నారు ఈ పారిశ్రామిక యంత్రాలు వేర్వేరు సెన్సార్లు యాక్యుయేటర్లు మొత్తం IoT పరికరాలకు జతచేయబడతాయి కాబట్టి ఈ డేటా చేయవచ్చు కాబట్టి క్లౌడ్కు పంపబడిన ఈ డేటా విశ్లేషించబడుతుంది వివిధ రకాలైన విశ్లేషణలు నిర్వహిస్తారు విభిన్న అర్థాలను సేకరించడానికి విశ్లేషణలు విశ్లేషణలు మీకు ప్రస్తుత నిజ సమయంలో ఏమి జరుగుతుందనే దాని గురించి కొంత ఆలోచనను ఇస్తాయి మరియు భవిష్యత్తులో జరగబోయే కొన్ని విషయాలను అంచనా వేసేవి విశ్లేషణలు పనికిరాని సమయం బహుశా కొన్ని యంత్రాలు లేదా యంత్రంలో కొంత భాగంతగ్గిపోతుంటే కాబట్టి ఈ విషయాలన్నీ ఊహించబోతున్నాయి లేదా ప్రస్తుత కార్యాచరణ విశ్లేషణలు క్లౌడ్ వద్ద చేయవచ్చు నిజమైన సమయ త్వం చాలా ముఖ్యమైన IIoT దృశ్యాలలో కేంద్రీకృత నమూనాలు ఎల్లప్పుడూ మంచివి కాదని మనము చూశాము ఇక్కడ శీఘ్ర ప్రతిస్పందన చాలా ముఖ్యం ఎందుకంటే మీరు అతివేగంతో పనిచేసే ఈ యంత్రాల గురించి మాట్లాడుతున్నారు యంత్రాలను నడుపుతున్న మానవుల భద్రత చాలా కీలకం కాబట్టి పూర్తిగా క్లౌడ్ పొర అని పిలుస్తారు కాబట్టి మనం ఇప్పుడే చర్చించిన వాటిని చూద్దాం మనము ఈ విభిన్న కేంద్రీకృత మరియు వికేంద్రీకృత నమూనాల గురించి మాట్లాడాము కాబట్టి కేంద్రీకృతమై పూర్తిగా క్లౌడ్ వద్ద నిల్వ చేస్తుంది కాబట్టి ఇది మీ కేంద్రీకృతమైంది మరోవైపు మీరు ఇప్పటికే క్లౌడ్ గణన యొక్క ఈ విభిన్న ప్రయోజనాలను మరింతచూద్దాం కాబట్టి IIoT లో మనం పెద్ద సంఖ్యలో వివిధ సెన్సార్లు యాక్యుయేటర్లు వేర్వేరు పరికరాలు ఈ వేర్వేరు ఇతర యంత్రాలకు అనుసంధానించబడిన ఇతర యంత్రాలు మరియు మొదలైన వాటి గురించి మాట్లాడుతున్నామని మనము ఇప్పటికే చూశాము కాబట్టి ఈ యంత్రాలన్నీ యంత్రాలకు ఒక యంత్రం మరొక యంత్రానికి అనుసంధానించబడిందని మీకు తెలుసు కాబట్టి ఇవన్నీ అనుసంధానించబడి ఉన్నాయి మరియు ఈ యంత్రాలు భారీ వేగంతో పనిచేస్తున్నాయి అంతే కాదు అవి తమ వేర్వేరు సెన్సార్ల ద్వారా చాలా ఎక్కువ వేగంతో డేటా చాలా సమయం సున్నితమైనది మరియుక్లిష్టమైనదికావచ్చు కాబట్టి తక్షణ చర్య లేదా త్వరగా స్పందించాల్సిన అవసరం ఉంది కాబట్టి డేటా ఉత్పత్తి మరియు మొదలైనవి కాబట్టి మనకు భిన్నమైన చాలా క్రియాశీలక రకమైన దృశ్యం ఉంది కాబట్టి డేటా ఉద్భవించే దశకు సాధ్యమైనంత వేగంగా నిర్వహించడం ప్రధాన సవాలు కాబట్టి పారిశ్రామిక స్వయంచలనం యొక్క బలహీనతలను పరిష్కరించడం లక్ష్యం అక్కడే ఉంది మరియు అందుకే ఫాగ్ గణన ఈ విధంగా సహాయపడుతుంది కాబట్టి ఈ ఫాగ్ కాబట్టి మనకు ఈ 3 శ్రేణులు ఉన్నాయి కాబట్టి ఫాగ్ నోడ్లు కూడా ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉండవచ్చు కాబట్టి ఈ ఫాగ్ గణన యొక్క మొత్తం నిర్మాణం కాబట్టి ఫాగ్ ను వేరు చేయడానికి ప్రయత్నించవచ్చు ఫాగ్ గణన నిజ సమయ నియంత్రణ కోసం ఎడ్జ్ నిజ సమయంలో నిరంతరం పెద్ద వాల్యూమ్లలో పంపబడుతుంది మరియు అందువల్ల అవి ప్రసారం చేయబడతాయి కాబట్టి అధిక బ్యాండ్విడ్త్ పొర వద్ద చేయవచ్చు కాబట్టి ఫాగ్ ప్రారంభించబడిన IIoT యొక్క విభిన్న లక్షణాలు ఇవి ఫాగ్ రవాణా రంగంలో చమురు మరియు వాయు పరిశ్రమలో మరియు మొదలైన వాటిలో ఉపయోగించవచ్చు భూగర్భ బొగ్గు గనులలో మన దగ్గర ఉన్న కొన్ని గనుల తవ్వకం ప్రాజెక్టుల కోసం ఫాగ్ యొక్క అనేక విభిన్న అనువర్తనాలు ఉన్న ఏకైక జాబితా ఇది కాదు కాబట్టి గనుల తవ్వకం విషయంలో తీసుకోండి గనులు సాధారణంగా ప్రమాదకర వాతావరణాలు అని మీకు తెలుసు ఇక్కడ ఉత్పాదకత నిజంగా ముఖ్యమైనది కానీ మొత్తం భద్రత కూడా చాలా ముఖ్యమైనది వేర్వేరు గనుల తవ్వకం యంత్రాలు ఉన్నాయి ఇవి ప్రాథమికంగా భారీ వేగంతో పనిచేస్తాయి మరియు నిరంతరం పనిచేస్తాయి కాబట్టి గనుల తవ్వకం యంత్రాల వల్ల ప్రమాదాలు చాలా సాధారణం ఈ విభిన్న భూగర్భ గని వాయువుల పర్యవేక్షణ హానికరమైనధి కాబట్టి ఈ విభిన్న సమస్యలన్నీ ఉన్నాయి కాబట్టి గనుల తవ్వకం పరిశ్రమ ఫాగ్ ఆధారిత విస్తరణ సహాయంతో చేయవచ్చు కాబట్టి ఇది క్లుప్తంగా ఇతర పారిశ్రామిక రంగాలకు అలాగే స్మార్ట్ గ్రిడ్ చేయబడతాయి వివిధ ఉపకరణాలనుప్రణాళిక చేయవచ్చు కాబట్టి కొన్ని సందర్భాల్లో క్రియాశీలక డిమాండ్ ప్రణాళిక కోసం ప్రాథమికంగా ఈ విభిన్న పరిష్కారాలను అమలు చేయడం మరియు ఇతరులు వీలైనంత త్వరగా చేయవలసి ఉంటుంది తద్వారా ప్రతిస్పందనలను ఈ తుది పరికరాలు మరియు యంత్రాలకు త్వరగా పంపవచ్చు ప్రతిస్పందన సమయాన్ని మెరుగుపరచవచ్చు కాబట్టి స్మార్ట్ గ్రిడ్ అమలు చాలా ఆసక్తికరంగా మరియు సమర్థవంతంగా ఉంటుంది రవాణా విషయంలో స్మార్ట్ పార్కింగ్ ఆధారిత పరిష్కారం గురించి ఆలోచించటానికి ప్రయత్నించవచ్చు ఇది ఆకర్షణీయంగా ఉంటుంది చమురు మరియు వాయు పరిశ్రమ కూడా ఫాగ్ ఆధారితపరిష్కారాన్ని ఉపయోగించి చేయగల వివిధ విషయాలు కాబట్టి ఫాగ్ లక్షణాలను ఉపయోగించడం ద్వారా ఇవన్నీ చేయవచ్చు ఫాగ్ ఆధారిత IIoT సమస్యలను ఉపయోగించి నిర్వహణ చేయవచ్చు పరిశ్రమల కోసం భవిష్యత్ పర్యవేక్షణ మరియు నియంత్రణ వ్యవస్థలు ఫాగ్ ను ఉపయోగించి IIoT ఆధారిత పరిష్కారాలు ఉపయోగపడతాయని మీకు తెలుసు ఇప్పుడు వ్యాపారాన్ని ప్రభావితం చేసే కారకాలు మనము దాని గురించి మాట్లాడితే ఇవి సాధారణంగా వ్యాపారాన్ని ప్రభావితం చేసే విభిన్న కారకాలు కాబట్టి మనము చూస్తే ఈ కారకాలను ఈ ప్రత్యేక పద్ధతిలో వర్గీకరించవచ్చు మీకు ఈ IT ఆధారిత కారకాలు మరియు OT ఆధారిత కారకాలు ఉన్నాయి IT అంటే సమాచార సాంకేతికత మరియు OT అంటే కార్యాచరణ సాంకేతికత ఫాగ్ సహాయంతో ఈ విభిన్న కారకాలను సరిగ్గా అమలు చేయవచ్చు కాబట్టి విభిన్న కార్యాచరణ సాంకేతికతలు కారకాలు మరియు IT కారకాలు మనం చూడబోతున్నాం మరియు ఈ అవసరాలను తీర్చడంలో ఫాగ్ సహాయపడుతుంది

కాబట్టి మనం మరింత ముందుకు వెళ్దాం పారిశ్రామిక సందర్భాల కోసం నేను ఇంతకు ముందే మీకు చెప్పిన క్లౌడ్ వేదిక సేవ ప్రధాతలలో ఇవి కొన్ని కాబట్టి క్లుప్తంగా ఫాగ్హార్న్ వేదిక నెబ్బియోలో మరియు మొదలైనవి ఉన్నాయి కాబట్టి ఈ సాంకేతిక విజ్ఞానం సహాయంతో ఈ IT మరియు OT మధ్య ఈ కనెక్షన్ సాధ్యమే క్రాసర్ లకు మద్దతు ఇస్తుంది

సోన్మ్ ఆధారిత సేవల యొక్క మొత్తం భద్రత ప్రాథమికంగా ఉపయోగపడుతుంది మరియు ప్రస్తుతం బాగా ప్రాచుర్యం పొందింది కాబట్టి దీనితో మనము ఒక ముగింపుకు వచ్చాము మరియు ఇవి గత కొన్ని స్లైడ్ మనము చర్చించిన IIoT దృశ్యాలకు ఆధారిత పరిష్కారాలు కాబట్టి ఇవి వేర్వేరు సూచనలు మరియు మనము ఈ ఫాగ్ కలిసి సంభాషణ పరిష్కారం అంటే ఈ IIoT అమలు లేదా విస్తరణ దృశ్యాలలో చాలావరకు ఉపయోగపడుతుంది ధన్యవాదాలు